ఇక్కడ మనము ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ ను చదివి అర్థం చేసుకోవలసిన ఆవశ్యకత యొక్క నేపథ్యాన్ని ఏర్పరుచుకోవడం ప్రేరణ పొందడం నిజజీవిత సమస్యల విశ్లేషణలో ఇది ఎలా సహకరిస్తుంది మరియు సంక్లిష్ట సాఫ్ట్ వేర్ రూపొందించడంలో ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలతో ప్రారంభిస్తాము ఖచ్చితంగా మీ అందరికీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి తెలిసి ఉంటుంది కనీసం ఫండమెంటల్స్ మీకు తెలుసు అని అనుకుంటున్నాను సిC లేదా జావా అత్యంత ప్రాచుర్యం పొందిన ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ భాషలలో కొన్ని అని మీకు తెలుసు ఇప్పుడు వాస్తవ విషయం ఏమిటంటే మీరు సంక్లిష్టమైన సాఫ్ట్ వేర్ ను రూపకల్పన చేసేటప్పుడు అమలు చేసేటప్పుడు మరియు నిర్వహించేటప్పుడు ఖచ్చితంగా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించడం గొప్ప సహాయం గా మారుతుంది కానీ కేవలం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ను ఉపయోగించడం అంటే ఒక ఆబ్జెక్ట్ ని నిర్వచించి సృష్టించి నిర్వహించి మరియు నిర్మూలించడానికి సహాయకారిగా ఉండే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని మాత్రమే ప్రోగ్రామింగ్ కి ఉపయోగించడం అనేది ఒక సాఫ్ట్ వేర్ సిస్టంలో వచ్చే అన్ని సమస్యలను పరిష్కరించలేదు మరియు నిజానికి సాఫ్ట్ వేర్ సిస్టమ్స్ సాఫ్ట్ వేర్ డెవలపర్స్ మరియు సాఫ్ట్ వేర్ సిస్టం ని ఉపయోగించేవారు ఎదుర్కొనే ఎన్నో సమస్యలు కేవలం ప్రోగ్రామింగ్ కోడ్ కి మాత్రమే పరిమితం కాదు నిజానికి అనేక సమస్యల లో ముఖ్యమైన భాగం సాఫ్ట్ వేర్ యొక్క స్పెసిఫికేషన్ వద్ద ఎక్కడైతే వినియోగదారుడు డెవలపర్ తో మాట్లాడతాడు మరియు "ఇది నేను సాఫ్ట్ వేర్ గా కోరుకుంటున్నాను" అని వ్యక్తపరచాలి అనుకుంటాడు అక్కడే ప్రారంభమవుతాయి కొన్ని సందర్భాలలో అంటే తనకు ఎంటర్ప్రైస్ ఉంటే తనే సాఫ్ట్ వేర్ ని తయారు చేయాలనుకుంటే వినియోగదారుడే నేరుగా స్పెసిఫికేషన్ చేస్తాడు సాఫ్ట్ వేర్ విక్రేత ద్వారా ఒక సాఫ్ట్వేర్ సిస్టం ని రూపొందించడానికి ఉదాహరణకు మీ ఉద్యోగులను వారి సెలవులను నిర్వహించే సిస్టం కోసం మీరు నేరుగా విక్రేత తో మాట్లాడుతారు మరియు మీ సంస్థలో ఉపయోగించేందుకు సిస్టం ను పొందుతారు అదే ఒక సార్వత్రికజనరిక్ generic సాఫ్ట్ వేర్ ప్రోడక్ట్ ని రూపొందించడంలో అనేకమైన స్వతంత్ర వినియోగదారులు వేరు వేరు డెవలపర్ల వద్ద వారి ఆవశ్యకతను వ్యక్తపరుస్తారు ఈ వివిధ ఆవశ్యకతలనుండి ప్రోడక్ట్ తయారు చేయడానికి కావలసిన పరిపూర్ణ మైన స్థిరమైన ఆవశ్యకతలను పేర్కొంటారు ఉదాహరణకు మైక్రోసాఫ్ట్ వర్డ్ ఎక్సెల్ ఆఫీస్ సూట్ మరియు మెయిల్ వినియోగదారులు బ్రౌజర్లు ఏదో ఒక నిర్దిష్ట సంస్థ యొక్క నిర్దిష్ట అవసరానికో లేదా ఒక వ్యక్తి అవసరానికో అభివృద్ధి చేయబడలేదు అవి ఎంతోమంది వ్యక్తులు సమూహాలు మరియు సంస్థల సార్వత్రిక ఉపయోగం కోసం తయారు చేయబడ్డాయి అందువలన అవి ఏ రకమైన సాఫ్ట్వేర్ సిస్టమ్ అయినా వాటిని ప్రోడక్ట్ అంటాము మనము స్పెసిఫికేషన్ డిజైన్ ఎనాలసిస్ గురించి మాట్లాడతాము మరియు చివరగా ఇంప్లిమెంటేషన్ మెయింటెనెన్స్ ప్రిజర్వేషన్ అన్ని కూడా ప్రత్యేకించి పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్ విషయంలో సమర్థవంతంగా నిర్వహించవలసిన క్లిష్టమైన సమస్యలే ఇక ఇదంతా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పేరిట దూరదృష్టితో చేసే ప్రక్రియ అని తెలుసుకుంటారు సివిల్ ఇంజనీర్ భవనాలు కట్టినట్లుగా మెకానికల్ ఇంజనీర్ వాహనాలు యంత్రాలు నిర్మించినట్టుగా ఎలక్ట్రికల్ ఇంజనీర్ విద్యుత్ ప్లాంట్ ని ఎయిర్ కండిషనర్లు ఫ్యాన్లు నిర్మించినట్టుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్ వేర్ ని నిర్మించవలసి ఉంటుంది మరియు ఈ ఇంజనీరింగ్ విభాగాన్ని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటారు ఇక ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ విశ్లేషణ మరియు రూపకల్పనలో మనం ఎందుకు నిమగ్నమవ్వాలి అనేదాని యొక్క ఆవశ్యకతను అర్థం చేసుకోవటానికి లేదా మరింత ప్రేరణ కోసం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటో క్లుప్తంగా పరిశీలించడం ద్వారా ప్రారంభిస్తాము ఇది ప్రస్తుత మాడ్యూల్ యొక్క ప్రధాన అంశము ఇక చెప్పాలంటే ఎందుకు సాఫ్ట్వేర్ ఇప్పటికీ అభివృద్ధి చేయబడుతుంది కానీ నిర్మించబడటం లేదు అనేది అర్థం చేసుకోవడం మన నిర్దిష్ట లక్ష్యం దయచేసి ఈ రెండు పదాలు 'అభివృద్ధి చేయడం' మరియు 'నిర్మించబడటం' గమనించండి మీరు సాఫ్ట్వేర్ కాకుండా ఏదైనా ఇంజనీరింగ్ రంగంలో చెబితే ఉత్పత్తిని నిర్వచించే కార్యాచరణను నిర్వచించడానికి ఉపయోగించిన పదాన్ని నిర్మాణాలు అంటారు భవంతులు నిర్మించబడతాయి విద్యుత్ ప్లాంట్లు నిర్మించబడతాయి కానీ సాఫ్ట్వేర్ అభివృద్ధి చేయబడుతుంది నిర్మించబడదు కాబట్టి ఈ పదాల అర్థం లో వ్యత్యాసం గురించి కొంచెం చూస్తాము సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు ఎందుకు విఫలమవుతాయో అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నిస్తాము మరియు కొన్ని పరిష్కార చర్యలను చూస్తాము చివరకు మనము మాడ్యూల్ను KYC అంటే "మీ కోర్సు తెలుసుకోండి" తో ముగిద్దాము మొత్తంగా ఇది మనం కవర్ చేయబోతున్నాం ప్రెసెంటేషన్ అవుట్ లైన్ ఈ విధంగా ఉంటుంది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏమిటి లేదా సాఫ్ట్వేర్ నిజంగా ఇంజనీరింగ్ అవునా మరియు ప్రాజెక్టులు ఎందుకు విఫలమవుతాయి మొదలైనవి మరియు సాధారణంగా అన్ని మాడ్యూళ్ళలో ప్రెజెంటేషన్ సమయంలో అనుసరించే పద్ధతి ఏమంటే మీరు ప్రతి స్లైడ్ యొక్క ఎడమ వైపున మాడ్యూల్ యొక్క అవుట్ లైన్ ను మరియు ప్రస్తుత స్లైడ్ లో చర్చించబడుతున్న ఉపభాగాన్ని స్లయిడ్ ఎడమవైపు హైలైట్ అవడం చూడగలుగుతారు ఇది మన మన ప్రెసెంటేషన్ అవుట్ లైన్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ను చూద్దాం ఈనాటి అంశం ఏమంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ యొక్క కార్యాచరణను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా సూచించడం మనము సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్నామని ప్రకటించడం నిజంగా న్యాయమా అనే ప్రశ్నతో నేను ప్రారంభిస్తున్నాను మనము మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తుంటే సివిల్ ఇంజనీర్లు వంతెనలను నిర్మించినందున మనము సాఫ్ట్వేర్ను నిర్మించగలగాలి ఇంజనీరింగ్ అంటే ఏమిటి చాలా సరళమైన పరంగా ఇంజనీరింగ్ను వివిధ కోణాల నుండి చూడవచ్చు కాని ప్రధాన భావన ఏమిటంటే ఇది నిర్మాణ స్థాయి సంక్లిష్టతను నిర్వహించే సామర్థ్యంతో కూడా ఇంజనీరింగ్ వ్యవహరిస్తుంది సైన్స్ థియరీ మరియు ఇంజనీరింగ్ మధ్య తేడా ఏమిటి వ్యవస్థలు ఎలా ప్రవర్తించాలో నిర్దేశించే సహజ చట్టాలు సూత్రాలు గణితం గురించి సైన్స్ చెబుతుంది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంస్థలుదేశాల సమూహాలు 7 52 లబ్ధి పొందే విధంగా మనం చేసే పనులకు ప్రయోజనాన్ని జోడించినప్పుడు మనం వాటిని ఇంజనీరింగ్గా మారుస్తాము మరియు రెండవ అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే మనం ఉనికిలో లేనిదాన్ని సృష్టించాము మరియు మొత్తం ప్రక్రియలో మనం నిజంగా ఇంజనీరింగ్ నేర్చుకోవాలి ఎందుకంటే సంక్లిష్టతను నిర్వహించ వలసి ఉంది విషయాలు చిన్నవిగా సరళంగా ఉంటే అప్పుడు మీరు ఇంజనీర్ కానవసరం లేదు మీరు బంతిని విసిరి లక్ష్యాన్ని చేధించడాన్ని విశ్లేషించాలనుకుంటే లక్ష్యాన్ని చేధించడానికి ఎంత బలం ఉపయోగించాలి అనేది భౌతికశాస్త్ర అధ్యయనం నుండి న్యూటన్ యొక్క చలన నియమాన్ని ఉపయోగించడం ద్వారా కనుగొనవచ్చు కానీ ఒక క్షిపణి 5000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి సరైన సమయంలో భవనాన్ని చేధించడాన్ని విశ్లేషించాలనుకుంటే మీరు ఇంజనీరింగ్ చేయాలి రెండూ వాస్తవానికి దూరంగా ఉన్న లక్ష్యాన్ని చేధిస్తున్నాయి కాని క్షిపణి విషయంలో భిన్నమైనది ఏమిటంటే సంక్లిష్టత చాలా భిన్నంగా ఉంటుంది కాబట్టి మనము ఇంజనీరింగ్ గురించి మాట్లాడేటప్పుడు ప్రాథమికంగా సంక్లిష్టతను ఎలా నిర్వహించాలో మాట్లాడతాము మరియు ఇంజనీర్ యొక్క ప్రధాన నైపుణ్యం ఏమిటంటే ఎంత సంక్లిష్టత ఉంది మరియు సంక్లిష్టతను ఎలా నిర్వహించాలో నేర్చుకోవడం కాబట్టి సంగ్రహావలోకనం కోసం త్వరగా విషయాలను చూస్తాము ఒక పిట్ట కథ లాగా త్వరగా కొన్ని సాధారణ ఇంజనీరింగ్ రంగాలను మరియు అవి ఎలా అభివృద్ధి చెందాయో చూస్తాము మనము వంతెనలు శస్త్రచికిత్స విమానాలు మరియు ఖచ్చితంగా సాఫ్ట్వేర్ అనే 4 వేర్వేరు డొమైన్లతో ప్రారంభిస్తాము మీరు వంతెనలను పరిశీలిస్తే మానవ నాగరికత చేసిన ప్రారంభ నిర్మాణాలలో ఇది ఒకటి ప్రాచీన కాలం నుండి మనము వంతెనలను నిర్మిస్తున్నాము మొదట చెక్క తో రాయి తో తరువాత ఇనుము ఉక్కు గాజు కాంక్రీట్ వంతెనలు మొదలైనవి ఇప్పుడు మనకు వంతెనను నిర్మించమని ఇచ్చినట్లయితే దాని అంతిమ ఫలితం వంతెన కూలి పోవడం లేదా నిర్మాణం విఫలం అవడం అనేది మనము అంగీకరించము నేను ఫ్లైఓవర్ నిర్మిస్తే ఆ ఫ్లైఓవర్ కూలి పోవాలని అనుకోను ఈ మధ్య జరిగిన ఢిల్లీ కోల్ కత్తా సంఘటనలను గురించి మనం మాట్లాడవద్దు అవి ఇంజనీరింగ్లో లోపాలు కాని సివిల్ ఇంజనీరింగ్ పరిజ్ఞానం వంతెనలు కూలిపోకుండా ఉంటాయని హామీ ఇస్తుంది వంతెనను నిర్మించడం అనేది వంతెనను ఆవిష్కరించడానికి భిన్నంగా ఉంటుంది మనము క్రొత్త మెటీరియల్ పదార్థం తో వంతెన నిర్మించడానికి ప్రయోగాలు చేస్తుంటే ఆవిష్కరణ చేస్తున్నామని చెబుతాము మనము ఇనుము ఉక్కు కాంక్రీటుతో వంతెనలను చూశాము అయితే మీరు గ్రాండ్ కాన్యన్ కోసం గూగుల్ను చూస్తే పూర్తిగా గాజులో ఉన్న వంతెనలను మీరు కనుగొంటారు కాబట్టి సివిల్ ఇంజనీర్లు కూర్చొనిపూర్తిగా గాజుతో వంతెనను ఎలా నిర్మించవచ్చో తెలుసుకున్నప్పుడు మరియు ప్రయోగా లు చేస్తున్నట్లయితే అది వంతెనను ఆవిష్కరించడం కానీ వారు వాస్తవ ఇంజనీర్లు అయి ఉండి వంతెనను నిర్మిస్తున్నప్పుడు ప్రక్రియ విజయవంతం కావడానికి వారు స్థాపించబడిన కొలమానాల ప్రమాణాల రుజువు మరియు ప్రక్రియలతో పని చేస్తున్నారు తద్వారా ప్రత్యేకంగా ఆవిష్కరణ చేయడం లేదు అదే విధంగాఇతర రంగాలలో కూడా కనబడుతుంది ఒకసారి వైద్య శస్త్రచికిత్సను పరిగణించండి ఆరోగ్యం సహజంగానే ప్రాచీన కాలం నుండి ఆందోళన కలిగించే విషయం శస్త్రచికిత్స మరియు క్షురక చర్య సమానంగా పరిగణించబడిందని డాక్యుమెంట్ చేయబడింది 18 వ శతాబ్దానికి ముందు శస్త్రచికిత్స కోసం మానవ శరీరాన్ని కత్తిరించే వారు 1900 నాటికి ఇది ఒక బూటకపు వైద్యశాస్త్రం గా ప్రకటించారు కాని నెమ్మదిగా వైద్యులు లేదా సర్జన్లు వారి శస్త్రచికిత్సపై పరిపూర్ణత పొందడం ప్రారంభించారు కాని చాలా మంది రోగులు గాయం ఇన్ఫెక్షన్ కారణంగా బ్రతకలేకపోయారు ఇక ఇన్ఫెక్షన్ ను ఎలా నియంత్రించాలో 18 వ శతాబ్దం చివరలో మనము నేర్చుకున్నాము ఇప్పుడు మీరు శస్త్రచికిత్స చేసే విధానాన్ని పరిశీలిస్తే ప్రతి శస్త్రచికిత్స కఠినమైన ప్రోటోకాల్ను అనుసరిస్తుంది ఈ ప్రోటోకాల్ జాతీయంగా మరియు అంతర్జాతీయంగా నిరూపించబడింది శస్త్రచికిత్సలు విజయవంతమవడానికి రోగిలో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి డాక్టర్ మరియు బృందం ప్రత్యేకంగా ఆ ప్రోటోకాల్లను అనుసరించాలి ఈ రోజు శస్త్రచికిత్స ఇంత విజయవంతం కావడానికి కారణం అదే కాబట్టి అది కూడా మనం చూసే ఒక రకమైన ఇంజనీరింగ్ మరియు ప్రోటోకాల్ వల్ల సక్సెస్ రేటు చాలా ఎక్కువగా ఉందని మీరు చూడవచ్చు మరియు అది లేనట్లయితే మనము సర్జన్ల వద్దకు వెళ్ళడానికి చాలా భయపడతాము ఇక మూడవ డొమైన్ ఎరోప్లేన్స్ మనలో చాలా మంది ఆకాశంలో విహరించడానికి ఇష్టపడతాము ఈ ప్రయత్నము సుమారు క్రీస్తు పూర్వము 400 ప్రాంతంలో చైనీయులు పతంగి ఎగరవేసే ప్రయత్నంలో మానవుడు కూడా విహరించవచ్చు కదా అనే ఆశ తో మొదలైంది శతాబ్దాలుగా ప్రజలు పక్షుల వలె ఎగరడానికి ప్రయత్నించారు దుర్ఘటనల వల్ల ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోయారు గాలిలో ఎగరడానికి వివిధ మార్గాలు ఉన్నాయి ఆవిరితో నడిచేవి ఇంజన్ శక్తితో నడిచేవి ఒక వ్యక్తి కోసం వేడి గాలి గ్లైడింగ్ మొదలైనవి సుమారు100 సంవత్సరాల క్రితం రైట్ సోదరులు నేటి విమానాల నమూనాను రూపొందించి ఆకాశంలో ఎగర గలిగారు విమానాలు ఎలా తయారు చేయబడుతున్నాయో చూస్తే అవి ఎలా ఎగురుతాయి అనేది నిరూపితమైన పద్ధతులు ప్రమాణాల ద్వారా నియంత్రించబడుతుంది ఒకవేళ ఆ ప్రమాణాలు పాటించకపోతే ఆ విమానం ఎగరడానికి అనుమతించబడదు పైలట్ ఆ విమానాన్ని నడపడానికి సమ్మతించరు నేను విమానంలో ప్రయాణించినట్లయితే నేను సురక్షితంగా గమ్యాన్ని చేరుకుంటాను అనే హామీని ఇది మనకు ఇస్తుంది కాబట్టి ఈ రంగాలన్నింటిలో ముఖ్యమైన అంశం ఏమిటంటే విశ్వాసం లేదా హామీ లేదా విజయం యొక్క గట్టి నమ్మకం ఏదైనా విఫలం అయినప్పుడు ఒక వ్యక్తి తప్పిదము లేదా అనేక వ్యక్తులు చేసిన తప్పిదాలు లేదా ఉద్దేశపూర్వక మైన తప్పిదాలు కారణం కావచ్చు దీనికి భిన్నంగా సాఫ్ట్వేర్ డెవలప్ మెంట్ చూద్దాము దీనిని ప్రాబ్లం సాల్వ్ చేసే ఒక కళగా పిలవడానికి ఇష్టపడతాను కంప్యూటింగ్ పైన దృష్టి సారించడం మెకానికల్ కంప్యూటింగ్ ఆటోమేటెడ్ కంప్యూటింగ్ 1800 ప్రారంభంలో చార్లెస్ బాబేజ్ మరియు అడాల్హ్తో ప్రారంభమైంది కానీ యాదృచ్ఛికంగా వంద సంవత్సరాల వరకు పెద్దగా అభివృద్ధి జరగలేదు సాఫ్ట్వేర్ అల్గోరిథంలు మరియు సాఫ్ట్వేర్ సిస్టంల వైపు మొట్టమొదటి ముఖ్యమైన అడుగు 1930 లలో 2 సెమినల్ రచనలతో జరిగింది మొదటిది కర్ట్ గొడెల్ యొక్క అసంపూర్ణ సిద్ధాంతం మరియు రెండవది అలాన్ ట్యూరింగ్ ట్యూరింగ్ యంత్రాల గురించి మీలో చాలా మంది విని ఉంటారు కాబట్టి మీరు చూస్తే సాఫ్ట్వేర్ మొదలై 100 సంవత్సరాలు కూడా కాలేదు కాబట్టి ఇంజనీరింగ్ యొక్క ఇతర రంగాలతో పోలిస్తే ఇది చాలా చాలా కొత్తది అందువల్ల దాని ప్రాసెస్ సెటప్ దాని ప్రమాణాలను నిజంగా నిరూపించగలిగినంత సమయం గడిచిఉండనందు వల్ల సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ ఎల్లప్పుడూ విజయవంతమవుతుందని చెప్పలేము అయినప్పటికీ ఎన్నో రకాల అభివృద్ధిని మరియు ఎంతో వేగంగా జరుగుతున్న అభివృద్ధిని చూడవచ్చు యంత్రాలు విస్తరిస్తున్నాయి అవి ఎంతో వేగవంతం మరియు శక్తివంతం అవుతున్నాయి చాలా యంత్రాలు వస్తున్నాయి అయినా కూడా సాఫ్ట్వేర్ విజయవంతంగా డెలివర్ చేయబడుతుందా అంటే లేదు అని అర్థం చేసుకున్నాము ఈ కోర్సులో లాంఛనప్రాయంగా ఉండటానికి నా ఉద్దేశ్యంలో సాఫ్ట్వేర్ యొక్క విజయవంతమైన డెలివరీ అంటే ఏమిటో నిర్వచిస్తాను ఒక ప్రాజెక్టు సకాలంలో పూర్తయింది అనడానికి నాలుగు ముఖ్యమైన ఫ్యాక్టర్స్ ఉంటాయి పొడిగింపు లేకుండా సమయ ప్రణాళిక పాటించడం అనుకున్న బడ్జెట్లోనే పూర్తిచేయడం మనము వాగ్దానం చేసిన అన్ని ఫీచర్స్ పూర్తిచేయడం నేను ఇచ్చిన బడ్జెట్ లోనే సమయానికి పూర్తి చేస్తాను కానీ 50 ఫీచర్స్ మాత్రమే పూర్తి చేస్తాను అనేది నేను కోరుకోవడం లేదు చివరకు అది పని చేసే సాఫ్ట్వేర్ అయి ఉండాలి అది వైఫల్యాలు తప్పులు లేకుండా ఉండాలి ఈ నేపథ్యంలో నేను సోర్స్ గవర్నెన్స్ నుండి తీసుకున్న ఇటీవలి అధ్యయనాలలో కొన్నింటిని పరిశీలిస్తే ఇవి 5 సంవత్సరాల నుండి ఖచ్చితంగా ఇటీవలి క్రితం వరకు జరిగిన అధ్యయనాలు నిజంగా పెద్ద ప్రాజెక్టులనుండి తీసుకోబడ్డ ఈ గణాంకాలు 30 కంటే ఎక్కువ సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు విఫలమవుతున్నాయని చూపెడుతున్నాయి మీరు మీడియం సైజు ప్రాజెక్టులను కూడా తీసుకుంటే విజయవంతం రేటు ఇంకా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఒక హెచ్చరిక ఇక ఇది ఇటీవలి చాలా చాలా కొద్ది రోజుల క్రిందటి రెండు రోజుల క్రిందటి మరియొక సమాచారం గత దశాబ్దంలో 2006 నుండి 2016 వరకు పెద్ద సంఖ్యలో విఫలమైన వివిధ పెద్ద ప్రాజెక్టులు ఏమిటో ఇది చూపెడుతుంది ఇక్కడ ఈ వృత్తాలు ఆ నిర్దిష్ట సాఫ్ట్ వేర్ కి ఏ విధమైన బడ్జెట్ ఇవ్వబడిందో చూపెడతాయి కాబట్టి మీరు ఇక్కడ చూడగలిగేది ఏమిటంటే ఇది వాస్తవానికి 12 7 బిలియన్ పౌండ్ల ప్రాజెక్ట్ ఇది సుమారు 2011 మధ్య కాలంలో UK ప్రభుత్వం ద్వారా నిర్మూలించ బడింది ఇక ఇది ప్రపంచంలోని ఏ ప్రాంతంతో సంబంధం లేకుండా నిరంతరాయంగా భారీ నుండి పెద్ద సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు విఫలం అవుతున్నాయని చూపెడుతుంది తద్వారా ఇవి ఆస్తి నష్టానికి ధనము శ్రమ మరియు వనరులు వంటి అనేక నష్టాలను కలిగిస్తున్నాయి ఇది ప్రాథమిక హెచ్చరిక కాబట్టి మనము దీని గురించి మరింత మాట్లాడదాము కానీ ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం మొదటి భాగంలో సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు ఎందుకు విఫలమవుతాయో హైలైట్ చేయడానికి నేను త్వరగా ప్రయత్నిస్తాను అది ఒక లైన్ సమాధానం కావచ్చు సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు విఫలమవడానికి వివిధ కోణాలలో వచ్చే సంక్లిష్టత ముఖ్యమైన కారణం వాటిలో 'ఆవశ్యకతలను మార్చడం' అనేది మీరు త్వరగా అర్థం చేసుకోగలిగే ముఖ్యమైన కారణం సాఫ్ట్వేర్ అభివృద్ధి చేయడం మొదలుపెట్టినప్పుడు కొన్ని ఆవశ్యకతలు చెప్పబడి ఉంటాయి ఆపై మీరు సాఫ్ట్ వేర్ అభివృద్ధి చేస్తున్న క్రమంలో కస్టమర్ పదేపదే మీ వద్దకు వచ్చి నాకు వేరే ఏదో కావాలని చెప్తారు ఇప్పుడు కస్టమర్ స్మార్ట్ వ్యక్తి కాదంటారా కస్టమర్ మీతో నిజాయితీగా ఉండలేదా దయచేసి కస్టమర్ ని అపార్థం చేసుకోకండి కస్టమర్ ఆవశ్యకతలను మార్చడానికి కారణమేమిటంటే కస్టమర్కు తనకు ఏమి కావాలో తనకే తెలియదు తనకు అస్పష్టమైన ఆలోచన మాత్రమే ఉంది మీరు సాఫ్ట్వేర్ను నిర్మించడం ప్రారంభించినప్పుడు మీరు ప్రోటోటైప్ను చూపుతారు డిజైన్ను చూపుతారు మీరు మొదటి ఆల్ఫా వెర్షన్ను చూపుతారు వ్యాపార వాతావరణంలో మార్పు పరిస్థితిలో మార్పు ప్రక్రియలు నిజంగా మారడంవల్ల కస్టమర్ మరింత ఎక్కువ ఆలోచనలను పొందుతాడు కాబట్టి సంక్లిష్టత యొక్క ముఖ్య భాగం ఆవశ్యకతల మార్పు నుండి వస్తుంది మరియొక విభిన్న సంక్లిష్టత సాంకేతిక పరిజ్ఞానాన్ని మార్చడం నుండి వస్తుంది మీ సాఫ్ట్వేర్ సిస్టమ్లో పనిచేస్తుంది హార్డ్వేర్పై పనిచేస్తుంది నెట్వర్క్ భాగాలపై పనిచేస్తుంది వివిధ ఆపరేటింగ్ సిస్టమ్లపై పనిచేస్తుంది మరియు థర్డ్ పార్టీ ప్రోటోకాల్లు మొదలైన వాటిపై పనిచేస్తుంది మీరు సాఫ్ట్ వేర్ అభివృద్ధి చేసినంత సమయంలో ఒకవేళ అది 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటే ఆ వ్యవస్థతో పనిచేయడం ప్రారంభించిన టార్గెట్ వ్యవస్థలు అభివృద్ధి చెందుతాయి మరియు దీని చుట్టూ కొత్త వ్యవస్థ ఉంటుంది మీరు ప్రారంభించినప్పుడు ఇది విండోస్ 8 1 మీరు ప్రాజెక్ట్ మధ్యలో వచ్చే నాటికి అది విండోస్ 10 విషయాలు మారిపోయాయి హార్డ్ వేర్ పరంగా విషయాలు మారవచ్చు అందువల్ల వాటికి అనుగుణంగా ఉండడం మొత్తం ప్రక్రియకు కొత్త సంక్లిష్టతను జోడిస్తుంది మరియు ప్రజల నుండి తీవ్రమైన సంక్లిష్టత ఉంది ఇంజనీరింగ్ యొక్క ఇతర రంగాల మాదిరిగా నిర్మాణ ప్రక్రియ గణనీయంగా ఆటోమేటెడ్ కాకుండా సాఫ్ట్వేర్లో నిర్మాణ ప్రక్రియలో ఆటోమేషన్ సహాయం ఉంటుంది కాని చివరకు వ్యక్తులు సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేస్తారు కోడ్ను వ్రాస్తారు ప్రజల పరస్పర సంభాషణ ఒక సంక్లిష్టమైన చర్య అని మీరు అర్థం చేసుకుంటారు ఇద్దరు వ్యక్తులు ఒక విధమైన నిర్దిష్ట పరస్పర సంభాషణను కలిగి ఉంటారు నలుగురు వ్యక్తులు కలిసినప్పుడు నాలుగు విధములైన విభిన్న పరస్పర సంభాషణలు ఉంటాయి వ్యక్తులు పెరుగుతున్న కొలది సమూహాలు పెరుగుతున్న కొలది సంస్థలు పెరుగుతున్న కొలది భౌగోళిక ప్రాంతాలలో మరింతగా పంపిణీ చేయబడిన అభివృద్ధి బృందాలు కలిగి ఉన్న కొలది వ్యక్తుల మధ్య పరస్పర సంభాషణ నిజంగా క్లిష్టంగా ఉంటుంది మొత్తం సాఫ్ట్వేర్ పరిశ్రమలో ఊహించలేని ప్రవర్తన కలిగిన కొన్ని కారకాల్లో ప్రజలు ఒక కారకం ఈ రోజు మీరు ఎలా ప్రవర్తిస్తారో మరియు రేపు మీరు ఎలా ప్రవర్తిస్తారనే దానిపై మీకు ప్రతి ఒక్కరికి కొంత అనిశ్చితి ఉండవచ్చు నా మూడ్ బాగాలేదని నేను 100 శారీరక దృఢత్వంతో ఉండలేక పోవచ్చు అని ఇలా రక రకాలుగా చెప్తూ ఉంటాము సాఫ్ట్వేర్ డెవలప్ మెంట్ లో సంక్లిష్టతలు ఈ విభిన్న కోణాల నుండి వచ్చాయి ఇది సమగ్ర జాబితా కాదు మనము తరువాతి మాడ్యూల్లో సాఫ్ట్వేర్ సంక్లిష్టత గురించి కొంచెం ఎక్కువగా మాట్లాడుతాము అయితే ఇది సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు ఎందుకు విఫలమవుతున్నాయనే దానిపై మీకు సంగ్రహావలోకనం ఇవ్వడానికి మరియు మనము సాఫ్ట్ వేర్ వైఫల్యాలు సాధారణమే అని దానితో జీవించవలసి ఉంటుంది అని తెలపడానికి చెప్పబడింది కాబట్టి ప్రశ్న ఏమిటంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది సెల్ ఫోన్ను తయారు చేయడం వంటి నిరూపితమైన ప్రక్రియ ఉన్న మాన్యుఫాక్చరింగ్ వంటిదా లేదా ఇది తయారీ కర్మాగారాన్ని రూపకల్పన చేయడం వంటిదా కాబట్టి ఇవి 2 వేర్వేరు అంశాలు ఒకటి ఏమిటంటే ఎవరైనా ఎక్కడైనా ఉపయోగపడేలా సెల్ ఫోన్లు సెల్యులార్ ఫోన్లు ఉండాలని నిర్ణయించడం లేదా కలలు కనడం నుంచి ఈ రోజు మీరు శామ్సంగ్ గెలాక్సీ ఫోన్ ఐఫోన్ మరియు మొదలైనవి తయారు చేయడం వరకు ఈ 2 దృశ్యాలు భిన్నంగా ఉంటాయి మరియు వాణిజ్య సెల్ ఫోన్లను తయారు చేయడానికి 37 సంవత్సరాలు పట్టింది ఇది మీ గణాంకాల కోసం తయారీ ప్రక్రియ ఊహకు అందే ఒక ప్రక్రియ ఇది ఊహాజనితంగా ఉండాలి మనం నాణ్యతను అలాగే పరిమాణాన్ని కొలవగలగాలి మరియు నియంత్రించగలగాలి కానీ తయారీ కర్మాగారాన్ని రూపకల్పన చేయడం సృజనాత్మక వినూత్న ప్రక్రియ ఆసక్తికరమైన విషయం ఏమిటంటేచాలా వరకు సాఫ్ట్వేర్ డెవలప్ మెంట్ ఊహకందే మ్యానుఫ్యాక్చరింగ్ కంటే ఒక వినూత్న ప్రక్రియగా కొనసాగుతుంది నిర్మాణ తయారీ యొక్క విశ్వసనీయత ఉత్పాదకత దీనికి లేదు కాబట్టి సాఫ్ట్వేర్ బిల్డింగ్ సాఫ్ట్వేర్ అభివృద్ధిని నిర్మాణ ప్రక్రియగా చూడటం కష్టమవుతుంది ఇన్నోవేషన్ ఇంటరాక్షన్ కమ్యూనికేషన్ అనేవి చాలా అవసరం మరియు అవిప్రాజెక్టుల విజయాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి సాఫ్ట్వేర్ అభివృద్ధి స్థితి నుండి సాఫ్ట్వేర్ నిర్మాణ స్థితికి వెళ్ళడానికి మాకు చాలా దూరం వెళ్ళవలసి ఉంటుంది సివిల్ ఇంజనీర్ల మాదిరిగాఎలక్ట్రికల్ ఇంజనీర్ల మాదిరిగా మనము కూడా ఒక సాఫ్ట్వేర్ను నిర్మించినట్లు చెప్పగలిగే రోజు కోసం మనము ఎదురుచూస్తున్నాము మరియు మీరు ఒక సాఫ్ట్వేర్ను నిర్మించినట్లయితే ఇది ప్రక్రియను అంచనా వేయ గలుగుతుంది నాణ్యతను అంచనా వేయ గలుగుతుంది క్వాంటం అంచనా వేయ గలుగుతుంది ఖర్చును అంచనా వేయ గలుగుతుంది మరియు మనము ఈ అంచనాలు అన్నింటికీ కట్టుబడి ఉంటాము ఈ పరివర్తనకు నిర్మాణాత్మక విశ్లేషణ స్ట్రక్చర్డ అనాలిసిస్ structured analysis మోడలింగ్ రూపకల్పన డిజైన్ design మరియు అమలుఇంప్లిమెంటేషన్ implementation అవసరమని ప్రస్తుత స్థితి చెబుతోంది ఈ పదాల యొక్క నిగూడార్థం ఏమిటో ఈ కోర్సు ద్వారా మనము నెమ్మదిగా అర్థం చేసుకుంటాము మరియు మనం మంచి అభ్యాసాలకు కట్టుబడి ఉండగలము మీరు ఏ ఇంజనీరింగ్ రంగాన్ని పరిశీలించినా పెద్ద మొత్తంలో హ్యాండ్బుక్లు మరియు ప్రామాణిక డేటా మరియు అభ్యాసాలు ఉన్నాయి వీటిని ఇంజనీర్లు తప్పక పాటించాలి అది ప్రవర్తనా నియమావళి నా ఉద్దేశ్యం ఏమిటంటే మీరు దానిని మార్చలేరు లేదా దాని నుండి తప్పుకోలేరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇప్పటికీ దానికి అనుగుణంగా లేరు ప్రోగ్రామ్లలో కోడింగ్ మార్గదర్శకాలను అనుసరించడానికి కూడా మనము ఇంకా కష్టపడుతున్నాము కాబట్టి వాస్తవ విషయం ఏమిటంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ మరియు డిజైన్ రాబోయే వైఫల్యాలను లేదా పరిణామాలను ముందుగానే తెలియజేయగలుగుతాయి మనం ఉన్న సాఫ్ట్వేర్ అభివృద్ధి స్థితి నుండి సాఫ్ట్వేర్ నిర్మాణ స్థితికి కొంత దగ్గరగా ముందుకు తీసుకు వెళ్ళ గలిగే ఈ రెండు ప్రధాన పనులను సాధించడమే ఈ కోర్సు హాజరు కావడానికి చర్చించడానికి ప్రధాన ప్రేరణ నేను ఈ మాడ్యూల్ను ముగించే ముందు త్వరగా మీ కోర్సు లో నేర్చుకో బోయే అంశాలను తెలుసుకుందాం మనము సాఫ్ట్వేర్ సంక్లిష్టత కాంప్లెక్సిటీ Complexity గురించి మాట్లాడుతాము OOAD పరిష్కరించగల సవాళ్లను అర్థం చేసుకుంటాముఆబ్జెక్ట్ మోడళ్ల గురించి చర్చిస్తాము ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ పారాడిగ్మ్ యొక్క ప్రిమిటివులను ఎలా నిర్వచించాలో మోడలింగ్ యొక్క విస్తృత దృక్పథాన్ని తీసుకువచ్చే విషయంలో క్లాసెస్ మరియు ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుతాము మరియు మనము ఈ నిర్వచనాలు మరియు సిద్ధాంత నేపథ్యం గురించి మాట్లాడుతాము మనము ప్రయోగాత్మకంగా నేర్చుకుంటాము ఆబ్జెక్ట్ లను గుర్తించే విధానాలు ఏమిటో మీరు నిజంగా ఎలా గుర్తించగలరు వాటిని ఎలా విశ్లేషించా లో మరియు వాటి ఆధారంగా ఎలా డిజైన్ చేయాలనే విషయాలపై మీకు ఖచ్చితమైన సూత్రాలను ఇస్తాము ఈ మొత్తం ప్రక్రియలో ఈ రోజున యూనిఫైడ్ మోడలింగ్ లాంగ్వేజ్ గా పిలువబడే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ సిస్టమ్స్ను వ్యక్తీకరించడానికి వాస్తవమైన ప్రామాణికమైన గ్రాఫికల్ లాంగ్వేజ్ను ఉపయోగించడం ప్రారంభిస్తాము మరియు 3 వారాల పాటు మనము ఈ భాషను నేర్చుకుంటాము ఆ భాషలో మోడల్ చేయడానికి మనము అనేక ఉదాహరణలు తీసుకుంటాము మరియు దీన్ని ఎలా ఉపయోగించాలో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ కమ్యూనిటీ యొక్క భాషలో ఎలా మాట్లాడాలో మీకు చూపిస్తాము చివరకు మనము ముగించే ముందు OOAD వేర్వేరు సందర్భాలకు వర్తించే కొన్ని కేస్ స్టడీస్ ద్వారా చర్చించడానికి మరియు పని చేయడానికి ప్రయత్నిస్తాము ఇది టెక్స్ట్ బుక్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఎనాలిసిస్ డిజైన్ ప్రోగ్రామింగ్ uml లో చాలా పుస్తకాలు ఉన్నాయి మీ దృష్టిని కేంద్రీకరించడానికి ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని టెక్స్ట్ బుక్ గా అనుసరించమని నేను మీకు సిఫార్సు చేయాలనుకుంటున్నాను గ్రేడి బూచ్ నాయకత్వంలో అనేక మంది నిష్ణాతులు రాసిన ఈ పుస్తకం ఈ అంశంపై ఉత్తమమైన పుస్తకం అని నేను ఖచ్చితంగా చెప్పగలను అతను ఇప్పుడు IBM తో ఉన్నాడు దయచేసి ఈ పుస్తకాన్ని అనుసరించండి మనము చర్చించబోయే చాలా అంశాలు ఈ పుస్తకం నుండి తీసుకోబడతాయి మరియు UML యొక్క మొత్తం చర్చ ఈ పుస్తకంలో చక్కగా క్రోడీకరించబడి ఉంది మరియు మీరు దీనిని అనుసరిస్తే ఈ కోర్సును చాలా తేలికగా చేయగలుగుతారు మనము కొన్ని ఉదాహరణలను ఈ కోర్సు మొత్తంలో అనుసరించడానికి ప్రయత్నిస్తాము ఇవి కోర్సు యొక్క ప్రధాన భాగం మనము సమకాలీన ఉదాహరణను ఉపయోగిస్తాము కాబట్టి మనము వేర్వేరు విషయాల గురించి చర్చిస్తున్నప్పుడు సంస్థ యొక్క సెలవు నిర్వహణ వ్యవస్థ గురించి సమకాలీన ఉదాహరణ నుండి ఒక సంగ్రహావలోకనం తీసుకుంటాము అతి త్వరలో మనము సిస్టమ్ యొక్క సాధారణ భావనను మీకు పరిచయం చేస్తాము సెలవు నిర్వహణ గురించి ఒక సంస్థ ఏమి ఆలోచిస్తుంది ఏమి అవసరం అనేది మనము పదేపదే ఉపయోగిస్తాము మనకు ఉదాహరణలు బూచ్ పుస్తకం నుండి ఉంటాయి మీరు చేసే అసైన్మెంట్లలో ప్రత్యేక సమకాలీన ఉదాహరణలు ఉంటాయి అది ఒక అసైన్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇక్కడ విద్యార్థులు చేసే అసైన్మెంట్లు ఆ వ్యవస్థ ద్వారా నిర్వహించబడతాయి మనకు బూచ్ యొక్క పుస్తకం నుండి బూచ్ యొక్క ఉదాహరణలు ఉన్నాయి మరియు పూర్తి ప్రాక్టీస్ కోసం మనకు వేర్వేరు ఉదాహరణ వ్యవస్థలు పోస్టల్ మేనేజ్మెంట్ స్టోరీ మేనేజ్మెంట్ ఇన్ న్యూస్ పేపర్ హౌస్ అద్దె కారు సంస్థ కోసం కార్ మేనేజ్మెంట్ మరియు కొన్ని బూచ్ యొక్క OOAD ఉదాహరణలు ఉంటాయి మీకు తెలిసినట్లుగా ఇక్కడ నేను మీ బోధకుడిగా ఉన్నాను కాబట్టి నా కాంటాక్ట్ ఇక్కడ ఇవ్వబడింది మరియు నాకు ముగ్గురు సహాయకులు ఉన్నారు తన్వి మల్లిక్ శ్రీజోని మజుందార్ మరియు హిమాద్రి భూయాన్ కాబట్టి మీకు అవసరమైనప్పుడు వారు ఈ ఇమెయిల్లు మరియు ఫోన్ నంబర్లలో అందుబాటులో ఉంటారు కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నిర్మాణం కంటే అభివృద్ధికి దగ్గరగా ఉందని మనము ముగించాము సాధారణ చర్చ ద్వారా మనం చూసినది ఇదే మార్పు యొక్క సాధారణ అవసరం కారణంగా సంక్లిష్టత కారణంగా సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు విఫలమవుతాయని మనము గమనించాము మరియు గుర్తించాము కొంత కాలానికి OOAD సాఫ్ట్వేర్ను అభివృద్ధి నుండి నిర్మాణానికి తీసుకువెళుతుందని మనము కోర్సు ద్వారా ప్రదర్శిస్తాము